నమస్కారం నేటి ఉపన్యాసంలో మనం డ్యూయాలిటీ అనే మరో భావన గురించి చర్చిద్దాము డ్యూయాలిటీ అన్నది వివిధ ఇంజనీరింగ్ అనువర్తనాలకు వర్తిస్తుంది కాని ఈ ప్రత్యేక కోర్సులో ఎలక్ట్రికల్ సర్క్యూట్ లకు డ్యూయాలిటీ ని ఎలాగ వర్తింపచేయవచ్చో తెలుసుకుందాము vlcsnap 2019 08 31 18h28m52s332 రెండు సర్క్యూట్లు డ్యూయల్ గా ఉన్నాయి అని మనం ఎప్పుడు చెప్పవచ్చు అంటే వాటిలో ఒక సర్క్యూట్ ని వర్ణించే మెష్ సమీకరణం యొక్క గణిత రూపాన్ని నోడల్ సమీకరణం కలిగిన రెండో సర్క్యూట్ కూడా కలిగి ఉన్నపుడు అన్న మాట దీనర్ధం ఏమిటంటే ఒక సర్క్యూట్ కోసం మెష్ సమీకరణ వ్రాసి మరో సర్క్యూట్ కోసం నోడల్ సమీకరణ వ్రాస్తే ఈ రెండు సమీకరణాల గణిత రూపం ఒకేలా ఉంటుందన్నమాట ఒకసారి గుర్తు తెచ్చుకోండి కెపాసిటెన్స్ అంతటా కరెంట్ ఏమిటి comimage 1 png అదేవిధంగా ఇండక్టర్ అంతటా వోల్టేజ్ ఎంత comimage 2 png మీరు ఈ రెండు సమీకరణాలు గమనిస్తే గణిత పరంగా ఒకేలా కనిపిస్తున్నాయి ఎందుకంటె రెండిటిలోనూ డెరివేటివ్ కి ముందు ఒకటే పదం కలదు అది వోల్టేజి v యొక్క ddt మరియు కరెంట్ i యొక్క ddt మాత్రమే గణిత కోణంలో రెండూ ఒకే గణిత రూపాన్ని కలిగి ఉండుట వలన ఒకదానికి ఇంకొకటి డ్యూయల్ అని చెప్పవచ్చు అంటే కెపాసిటర్ ద్వారా కరెంట్ అన్నది ఇండక్టర్ అంతటా వోల్టేజ్ కి డ్యూయల్ అని చెప్పవచ్చు కెపాసిటెన్స్ అన్నది ఇండక్టెన్స్ కి డ్యూయల్ గా ఉంటుంది అలాగే కెపాసిటర్ అంతటా వోల్టేజ్ కూడా ఇండక్టెన్స్ ద్వారా ప్రవహించే కరెంటు కి డ్యూయల్ గా ఉంటుంది ఈ విధంగా సర్క్యూట్ యొక్క వివిధ అంశాలు మరియు వివిధ విద్యుత్ వేరియబుల్స్ డ్యూయల్స్ అని చెప్పవచ్చు ఇవన్నీ ఖచ్చితంగా డ్యూయల్ ప్రవృత్తి కలిగి ఉన్నాయి కాబట్టి ప్రతి సర్క్యూట్ యొక్క మెష్ సమీకరణం కూడా సంఖ్యాపరంగా మరొక సర్క్యూట్ యొక్క నోడల్ సమీకరణానికి సమానంగా ఉంటుంది అంటే రెండు సర్క్యూట్లు డ్యూయల్ అని చెప్పవచ్చు అసలు డ్యూయాలిటీ అంటేనే డ్యూయల్ లక్షణాలు కలిగిన సర్క్యూట్ అన్న మాట vlcsnap 2019 08 31 18h29m53s223 ఇప్పుడు ఈ డ్యూయల్టీ యొక్క భావన ఒక కేస్ స్టడీ తో అర్ధం చేసుకుందాం చిత్రంలో చూపబడిన ఒక సర్క్యూట్ ను పరిశీలిద్దాము ముందుగా రెండు మెష్ సమీకరణాలు వ్రాద్దాము మెష్ విశ్లేషణ విషయంలో మనము ప్రధానంగా DC సర్క్యూట్ ల గురించి చర్చించాము కాబట్టి వాటిని సర్క్యూట్ లో DC సోర్సెస్ లేనప్పటికీ కూడా వర్తించవచ్చు ఈ సందర్భంలో మనం సినుసోయిడాల్ సోర్స్ తీసుకున్నప్పటికీ DC సోర్స్ లైనా గాని AC సోర్స్ లైనా గాని సూత్రం ఒకటే ఉంటుంది ఈ సందర్భంలో మనం రెండు సర్క్యూట్ లు తీసుకోని మెష్ కరెంట్లు మరియు లుగా నిర్వచించి మెష్ సమీకరణాలు ఈ విధంగా వ్రాయవచ్చు httpstranslate comimage 4 png httpstranslate comimage 5 png ఇప్పుడు ఈ ప్రత్యేకమైన రెండవ మెష్లో కెపాసిటర్ అంతటా కూడా ప్రారంభ వోల్టేజ్ V ఉందనుకొంటె రెండవ మెష్ సమీకరణం ఈ విధంగా వ్రాయవచ్చు vlcsnap 2019 08 31 18h33m19s244 vlcsnap 2019 08 31 18h33m57s422 ఇప్పుడు మనం ఖచ్చితమైన డ్యూయల్టీ ని వివరించే రెండు సమీకరణాలు తయారుచేయాలి ఇంతకు ముందు మెష్ సమీకరణాలు వ్రాసాము కాబట్టి వాటికి డ్యూయల్ అయినటువంటి నోడ్ సమీకరణాలు కాబట్టి మనం మెష్ కరెంట్ లను నోడల్ వోల్టేజ్ లతో భర్తీ చేద్దాము అనగా మెష్ కరెంట్ ను తో ను అలాగే ను తో భర్తీ చేసి రెండు ఖచ్చితమైన డ్యూయల్ సమీకరణాలు వ్రాద్దాము కాబట్టి మనకు రెండు నోడల్ సమీకరణాలు లభించాయి ఈ రెండిటిని చుసి ఖచ్చితంగా రెండు నోడ్ లు ఉన్నట్లు మనం ధృవీకరించవచ్చు vlcsnap 2019 08 31 18h38m34s517 vlcsnap 2019 08 31 18h39m00s379 ముందుగా ఈ రెండు నోడల్ సమీకరణాలు విశ్లేషిస్తే రెండు నోడ్లు ఉన్నట్లు మనకు అర్ధం అవుతుంది కాబట్టి ముందుగా ఒక రిఫరెన్స్ నోడ్ కావాలి కాబట్టి దానిని సూచించడానికి ఒక గీతను గీద్దాము తరువాత v1 మరియు v2 లకు పాజిటివ్ రిఫరెన్స్ ఉన్న రెండు నోడ్లను ఏర్పాటు చేద్దాము కాబట్టి మనం ఒక రిఫరెన్స్ నోడ్ను సృష్టించాము కరెంటు ల ను తీసుకొంటె వాటి డ్యూయల్స్ లు అన్నమాట ఇప్పుడు కరెంటు సోర్స్ A అన్నది నోడ్ 1 మరియు రిఫరెన్స్ నోడ్ ల మధ్య అనుసంధానించబడి ఉంది ఇది నోడల్ సమీకరణం కాబట్టి మనం సమాన విలువ కలిగిన ఒక కరెంటు సోర్స్ ని సృష్టించాలి వోల్టేజ్ విలువ గనక కరెంట్ కూడా కూడా అదే పరిమాణం ని కలిగి ఉంటుంది ఈ కరెంటు సోర్స్ ని మనం నోడ్ 1 మరియు రిఫరెన్స్ నోడ్ ల మధ్య అనుసంధానించవలసి ఉంటుంది ఇక్కడ మీరు గమనిస్తే వోల్టేజ్ అన్నది కరెంటు i1 వలె అదే దిశలో పాజిటివ్ కరెంటును ఇస్తుంది అంటే సంబంధిత డ్యూయల్ కరెంటు సోర్స్ నోడ్ v1 కు అవసరమైన కరెంటు ను ఇస్తుంది దీనర్ధం ఏమిటంటే కరెంటు సోర్స్ అన్నది నోడ్ v1 లోనికి వెళ్లే దిశను కలిగి ఉంటుంది ఈ విధంగా కరెంట్ నోడ్ 1 లోకి ప్రవేశిస్తుందని చెప్పవచ్చు ఇప్పుడు మీరు సమీకరణాన్ని గమనిస్తే అందులో మరొక భాగం 3v1 కలదు ఇక్కడ 3 అన్నది కండక్టెన్స్ తప్ప మరేమి కాదు మరియు ఇది నోడ్ సమీకరణం లో కరెంటు ని సూచిస్తుంది అంటే నోడ్ 1 మరియు రిఫరెన్స్ నోడ్ ల మద్యే 3 సిమెన్స్ Siemens కండక్టెన్స్ కనిపిస్తుంది ఎందుకంటె ఇది మెష్ 1 లో మాత్రమే అనుసంధానించబడి ఉంది గనక కాబట్టి 3 S కండక్టెన్స్ తప్పనిసరిగా నోడ్ 1 తో ను మరియు రిఫరెన్స్ తో మాత్రమే అనుసంధానించబడింది ఇప్పుడు తదుపరి సమీకరణం చూద్దాం ఇందులో రెండు నోడ్ లకు కామన్ గా లేని అంశాల పై దృష్టి పెడితే రెండు కరెంటు ప్రవాహాలు ఉన్నాయి అలాగే 8 హెన్రీ ఇండెక్టర్ మరియు 5 సిమెన్స్ కండక్టెన్స్ రెండూ కూడా నోడ్ 2 కు అనుసంధానించబడి ఉన్నవి ఇండెక్టర్ ఎందుకంటె మీరు ఇండక్టర్ యొక్క వోల్టేజ్ను చూస్తే అది అవుతుంది అలాగే దాని యొక్క కరెంటు i అన్నది 1L ఇంటిగ్రల్ dt అవుతుంది మీరు ఈరెండు పోల్చి చుస్తే ఇండక్టన్స్ విలువ 8H మరియు విలువ నోడ్ 2 వోల్టేజ్ తప్ప మరేమీ కాదు కాబట్టి 8 హెన్రీ ఇండక్టెన్స్ మరియు 5 సిమెన్స్ కండక్టెన్స్ రెండు నోడ్ 2 కి అనుసంధానించబడి ఉంటాయి కాబట్టి మనకు సర్క్యూట్ యొక్క 1 2 3 మరియు 4 అంశాలు అనగా మెష్ సమీకరణాలు మరియు నోడ్ సమీకరణాలు వచ్చాయి అన్న మాట vlcsnap 2019 08 31 18h41m28s854 vlcsnap 2019 08 31 18h41m54s435 vlcsnap 2019 08 31 18h41m47s425 ఇప్పుడు రెండు సమీకరణాలలో కామన్ గా ఉండే 4 F కెపాసిటర్ను చుస్తే ఇది రెండు నోడ్లను అనుసంధానించే కరెంట్ విలువను సూచిస్తుంది కాబట్టి ఈ రెండు నోడ్లను అనుసంధానించే కరెంట్ విలువ కెపాసిటర్ కరెంట్ తో పరస్పర సంబంధం కలిగి ఉంటే C అవుతుంది కాబట్టి మీరు వీటిని పోల్చినట్లయితే i1 మరియు i2 ల ద్వారా రెండు నోడ్ల మధ్య అనుసంధానించబడిన కరెంటు విలువ i1 మైనస్ i2 అన్నది చివరకు వోల్టేజ్ v1 మరియు v2 ల మధ్య అనుసంధానించబడిన కెపాసిటర్ ను సూచిస్తుంది ఈ విధంగా మనం ఇప్పుడు 4F కెపాసిటర్ను కూడా కనెక్ట్ చేస్తాము చివరకు 4 వ సమీకరణం మిగిలింది అనగా t 0 వద్ద ఇండక్టర్ యొక్క కరెంటు విలువ ఇక్కడ మైనస్ 10 అన్నది సోర్స్ రాక ని సూచిస్తుంది మరియు ఇది కరెంట్ విలువను సూచించే నోడ్ సమీకరణం కనుక మనం ఏమి చెప్పచు అంటే ఇండక్టర్ కి డ్యూయల్ కెపాసిటర్ గనక కెపాసిటర్ అంతటా గల వోల్టేజ్ మైనస్ 10 వోల్ట్ అన్న మాట కెపాసిటర్ వోల్టేజ్ కి డ్యూయాలిటీ ఇండక్టర్ కరెంట్ అన్న మాట కాబట్టి ప్రారంభ సమయంలో అనగా t 0 వద్ద కెపాసిటర్ అంతటా గల వోల్టేజ్ అన్నది t 0 వద్ద ఇండక్టర్ యొక్క కరెంట్ విలువ కి సమానం మరియు కరెంటు విలువ 10 A కాబట్టి t 0 వద్ద ప్రారంభ కరెంట్ ను సూచిద్దాము మళ్ళీ మీరు గమనిస్తే సర్క్యూట్ వోల్టేజ్ అన్నది మెష్ కరెంటు దిశ అయిన i2 కి వ్యతిరేకంగా ఉండటం వలన ఈ కరెంటు అన్నది రిఫరెన్స్ నోడ్ కానటువంటి v2 లోనికి వెళ్ళకుండా నోడ్ v2 నుండి బయటకు వస్తుంది అందువలనే కరెంటు యొక్క దిశ గా సూచించబడింది మెష్ మరియు నోడల్ సమీకరణాలను విశ్లేషించగా వచ్చిన సర్క్యూట్ ను మనం చూడవచ్చు అయితే నోడ్లు మరియు మెష్లు ఎక్కువ సంఖ్య లో ఉన్నప్పుడు మాత్రం ఈ విశ్లేషణ చాలా కష్టం అవుతుంది అటువంటప్పుడు ఏమి చేయాలి vlcsnap 2019 08 31 18h44m36s265 ఇక్కడ ఒక సారూప్యతను ఉపయోగిద్దాము అదేమిటంటే ఈ సమీకరణాన్ని వ్రాయుట ద్వారా ఈ ప్రత్యేకమైన సర్క్యూట్ లను మరింత సులభంగా పొందవచ్చు సమీకరణాన్ని వ్రాస్తే మనం తనిఖీ ద్వారానే డ్యూయల్ సర్క్యూట్ను నిర్మించవచ్చు అది ఎలా అంటే ప్రతి మెష్ తోను ఒక నాన్ రిఫరెన్స్ నోడ్ను మరియు అదనంగా ఒక రిఫరెన్స్ నోడ్ను అనుబంధించాలి అన్న మాట కాబట్టి ఈ సందర్భంలో మన వద్ద గల సర్క్యూట్లో రెండు మెష్లు ఉన్నాయి ప్రతి మెష్ కోసం ఒక నోడ్ చొప్పున రెండు మెష్ ల లో రెండు నోడ్ లు మరియు ఒక రెఫరెన్సు నోడ్ ఉందని అనుకొందాము అలాగే వోల్టేజ్ ల ను v1 మరియు v2 అనుకొందాం ఇక్కడ రెండు మెష్లు ఉండటం వలన తనిఖీ ద్వారా నే మనం రెండు నాన్ రిఫరెన్స్ నోడ్లు మరియు అదనంగా ఒక రిఫరెన్స్ నోడ్ ఉన్నాయని చెప్పవచ్చు ఇప్పుడు రేఖాచిత్రంలో మనం ప్రతి మెష్ మధ్యలో ను ఒక నోడ్ను ఉంచి ఆ నోడ్ నుంచి రిఫరెన్స్ నోడ్ కి ఒక రేఖ గా లేదా రేఖాచిత్రాన్ని చుట్టుముట్టే లూప్ని కనెక్ట్ చేద్దాము ఈ విధంగా నోడ్ లను కనెక్ట్ చేయుట చాలా సులభం గనక రిఫరెన్స్ను ప్రతి నోడ్ వద్ద ఒకే రకమైన పోటెన్షియల్ కలిగి ఉన్న ఒక పొడవైన గీత రూపం లో సూచిదాము ఇప్పుడు రెండు మెష్ ల లోను ఉమ్మడిగా కనిపించే ప్రతి పరస్పర మూలకాన్ని కూడా మనం సంబంధిత నోడల్ సమీకరణంలో డ్యూయాలిటీ ని సూచించే మూలకం తో భర్తీ చేయాలి కాబట్టి ఇక్కడ రెండు మెష్ల మధ్య అనుసంధానించబడిన ఇండక్టర్ కి డ్యూయల్ అయినటువంటి కెపాసిటర్ అన్నది నోడల్ అనుసంధానం లో రెండు నోడ్ ల మధ్య అనుసంధానం చేయబడింది vlcsnap 2019 08 31 18h46m01s515 తరువాత ఇండక్టెన్స్ను కెపాసిటెన్స్ తోను కెపాసిటెన్స్ ను ఇండక్టెన్స్ తోను రెసిస్టెన్స్ ను కండక్టెన్స్ తోను కండక్టెన్స్ ను రెసిస్టెన్స్ తోను భర్తీ చేస్తేనే సమీకరణం యొక్క గణిత రూపం సమానంగా ఉంటుంది దీనర్ధం ఏమిటంటే ఇవన్నీ కూడా ఒకదాని కొకటి డ్యూయల్స్ అన్న మాట కాబట్టి మీరు 3 ohm రెసిస్టెన్స్ 8 F కెపాసిటర్ మరియు 5 ohm రెసిస్టెన్స్ ల ను వాటి యొక్క డ్యూయల్స్ తో సంబంధిత నోడ్ ల మధ్య ప్రాతినిధ్యం వహింప చేస్తారు అన్న మాట కాబట్టి మెష్ ప్రాతినిధ్యం లో ని 5 ohm రెసిస్టెన్స్ ను 8 F కెపాసిటర్ ను మరియు 8 F కెపాసిటర్ ను నోడల్ ప్రాతినిధ్యం లో వాటి యొక్క డ్యూయల్స్ అయినటువంటి 5 mho లేదా 5 Siemens తోను 8H ఇండక్టెన్స్ తోను మరియు 3 mho కండక్టెన్స్ తో ను అనుసంధానించవచ్చు ఇప్పుడు చివరగా మిగిలిన వోల్టేజ్ సోర్స్ ని కరెంటు సోర్స్ తో భర్తీ చేయవచ్చు అలాగే వోల్టేజ్ సోర్స్ యొక్క పాజిటివ్ కరెంటు దిశ నోడ్ లోనికి వెళుతున్నట్లుగా సూచిస్తుంది గనక కరెంటు సోర్స్ కూడా అదే దిశను సూచించాలి అన్నమాట vlcsnap 2019 08 31 18h47m47s267 ఈ విధంగా సమానమైన డ్యూయల్ నెట్వర్క్ యొక్క విలువలను మీరు సూచించవచ్చు కాబట్టి మనం చర్చించినటువంటి ఈ మూలకాల విలువలు రిఫరెన్స్ నోడ్కు అనుసంధానించబడినట్లు గమనించ వచ్చును vlcsnap 2019 08 31 18h49m45s495 కాబట్టి ఒక మెష్లో మాత్రమే కనిపించే మూలకాలకు డ్యూయల్స్ అన్నవి సంబంధిత నోడ్ మరియు రిఫరెన్స్ నోడ్ మధ్య వర్తించవచ్చు అని మనం సంగ్రహంగా తెలియచేద్దాము ఇప్పుడు మెష్ 1 లో మాత్రమే కనిపించిన వోల్టేజ్ 2 cos 6t యొక్క డ్యూయల్ అన్నది నోడ్ 1 మరియు రిఫరెన్స్ నోడ్ ల మధ్య అనుసంధానించబడిన అదే విలువ కలిగిన కరెంటు సోర్స్ అవుతుంది ఇప్పుడు సవ్యదిశ లో ప్రవహించే కరెంటు ను ఇచ్చేటటువంటి వోల్టేజ్ సోర్స్ యొక్క డ్యూయల్ అయిన కరెంటు సోర్స్ నాన్ రిఫరెన్స్ నోడ్ లోపలికి వెళ్లాలి అన్న మాట అలాగే 8 F కెపాసిటర్ యొక్క ప్రారంభ వోల్టేజ్ యొక్క తాలూకు డ్యూయల్ విలువని సూచించటానికి కూడా ఏర్పాటు చేయాలి కాబట్టి 8F కెపాసిటర్ యొక్క డ్యూయల్ అన్నది ఇండక్టర్ ద్వారా ప్రవహించే 10A కరెంట్గా సూచించబడుతుంది అన్న మాట vlcsnap 2019 08 31 18h51m22s784 vlcsnap 2019 08 31 18h51m53s643 కాబట్టి కెపాసిటర్ అంతటా ప్రారంభ వోల్టేజ్ అన్నది డ్యూయల్ సర్క్యూట్లో ఇండక్టర్ యొక్క ప్రారంభ కరెంటు అన్న మాట ఇక్కడ ఈ వోల్టేజ్ విలువ అవుతుంది ఎందుకంటే ఇది కరెంటు యొక్క దిశకు వ్యతిరేకం అనగా కరెంట్ విలువ లేదా నాన్ రిఫరెన్స్ నోడ్ నుండి వస్తున్న 10A అని చెప్పవచ్చు అయితే మనం తీసుకున్న కరెంటు యొక్క దిశ అన్నది మెష్ విశ్లేషణలో ఊహించిన కరెంటు దిశ కి వ్యతిరేకంగా ఉంది ఎందుకంటే కెపాసిటర్ వోల్టేజ్ అన్నది ఎప్పుడు కూడా మెష్ కరెంట్ ప్రవాహాన్ని వ్యతిరేకిస్తుంది కాబట్టి అందుచేత కరెంటు యొక్క డ్యూయల్ విలువ ఇండక్టర్ ద్వారా బయటకు వస్తున్న డ్యూయల్ కరెంటు దిశలో ఉంటుంది అన్న మాట కాబట్టి సారూప్యత ద్వారా కూడా మనం నిర్దిష్ట సర్క్యూట్ యొక్క డ్యూయాలిటీ ని సూచించవచ్చు vlcsnap 2019 08 31 18h53m03s239 ఇప్పుడు బాగా అర్ధం కావడానికి మరొక ఉదాహరణ తీసుకుందాం మనం తీసుకొన్న సర్క్యూట్ లో ఒక రెసిస్టెన్స్ మరియు ఇండక్టెన్స్ సిరీస్ లో ఉన్నాయి అలాగే ఈ రెండు నోడ్ల మధ్య ఒక కెపాసిటెన్స్ మరియు రెసిస్టెన్స్ ఉన్నాయి ఇప్పుడు వివిధ మెష్ కరెంటు లు ఏమిటి ఇక్కడ మూడు మెష్లు i1 i2 మరియు i3 లు కలవు మెష్ సమీకరణాన్ని వ్రాసి తదనుగుణంగా నోడల్ సమీకరణాన్ని కనుగొనే కంటే మనం సులభంగా సారూప్యత ని ఉపయోగిద్దాము ప్రతి నిర్దిష్ట సర్క్యూట్ మూలకం యొక్క డ్యూయల్ మూలకాన్ని కనుగొనుట ద్వారా డ్యూయల్ సర్క్యూట్ ను గీద్దాము కాబట్టి ఈ సందర్భంలో ఇండక్టెన్స్ కి డ్యూయల్ కెపాసిటర్ కాబట్టి మనం ముందుగా నోడ్ లను గుర్తిద్దాము ఇక్కడ 3 మెష్లు ఉన్నాయి కాబట్టి 3 నోడ్లు మరియు అదనంగా 1 రిఫరెన్స్ నోడ్ అవసరం అవుతాయి మెష్ కరెంటు i1 ఈ దిశలో ఇండక్టెన్స్ లో ప్రవహిస్తుండగా కరెంటు i2 ఈ దిశలో ఎగువ మెష్ నుండి ప్రవహిస్తుంది దీనర్ధం ఇండక్టర్ ద్వారా ప్రవహించే కరెంటు i1 మైనస్ i2 అవుతుంది ఈ ఇండక్టర్ను నోడల్ పరంగా కెపాసిటర్ తో భర్తీ చేసినప్పుడు కెపాసిటర్ అన్నది v1 మరియు v2 నోడ్ ల మధ్య అనుసంధానించబడాలి కాబట్టి ఈ విధంగా నోడ్ v1 మరియు నోడ్ v2 ల మధ్య కెపాసిటర్ను కనెక్ట్ చేసాము అలాగే ఈ రెసిస్టన్స్ ద్వారా ప్రవహించే కరెంటు కూడా i1 మైనస్ i2 అవుతుంది దీని డ్యూయల్ అయినటువంటి కండెక్టన్స్ నోడ్ 1 మరియు నోడ్ 2 ల మధ్య అనుసంధానించబడి ఉంటుంది ఈ కండెక్టన్స్ అన్నది ఈ ప్రత్యేక నోడ్లోని కెపాసిటెన్స్తో సమాంతరంగా కనెక్ట్ చేసాము ఇప్పుడు మీరు ఈ రెండు ఇండెక్టర్ లు మరియు రెసిస్టర్లు గమనిస్తే అవి నోడ్ 2 మరియు నోడ్ 3 ల మధ్య అనుసంధానించి నట్లు చూడచ్చు ఎందుకంటే మనం కరెంట్ i2 ను ఈ దిశలో ను మరియు కరెంటు i3 ను ఈ దిశలో ను తీసుకొన్నాము కాబట్టి మళ్ళి ఇండెక్టర్ కి డ్యూయల్ అయిన కెపాసిటర్ ను ను నోడ్ 2 మరియు నోడ్ 3 ల మధ్య అనుసంధానించినట్లు చూడవచ్చు అదేవిధంగా రెసిస్టెన్స్ కు డ్యూయల్ అయిన కండెక్టన్స్ కూడా నోడ్ 2 మరియు నోడ్ 3 ల మధ్య అనుసంధానించబడింది ఇంక సర్క్యూట్ కు ఈ వైపు నుండి ఈ వైపుకు మధ్య ఉన్న కెపాసిటెన్స్ విలువ మిగిలి ఉన్నది దీనిలో ఏ కరెంటు ప్రవాహిస్తుంది మీరు గమనిస్తే ఇందులోకి కరెంటు i2 మాత్రమే ఉందని చెప్పచ్చు అంటే కెపాసిటెన్స్ కి డ్యూయల్ అయిన ఇండక్టెన్స్ అన్నది నోడ్ 2 మరియు రిఫరెన్స్ నోడ్ ల మధ్య మాత్రమే అనుసంధానించినట్లు చూడచ్చు కాబట్టి మనం ఈ సెగ్మెంట్ యొక్క అన్ని అంశాలను కవర్ చేసాము చివరకు మన వద్ద కేవలం మెష్ కరెంట్ i3 మాత్రమే ప్రవహిస్తున్న రెసిస్టెన్స్ మిగిలింది దీని డ్యూయల్ అయిన కండెక్టన్స్ అన్నది నోడ్ 3 మరియు రిఫరెన్స్ నోడ్ ల మధ్య మాత్రమే అనుసంధానించి ఉంది అన్న మాట ఇంక మన వద్ద మిగిలిన వోల్టేజ్ సోర్స్ అన్నది ఈ మెష్కు పాజిటివ్ కరెంటు ప్రవాహాన్ని ఇస్తోంది దీని కి డ్యూయల్ అయిన కరెంటు సోర్స్ నోడ్ లోపల నుంచి వస్తుంది అన్న మాట అందువల్ల వోల్టేజ్ సోర్స్ కి డ్యూయల్ ను కరెంటు సోర్స్ తో సూచించాము అన్న మాట కరెంటు సోర్స్ యొక్క కరెంటు ఈ దిశలో ఉంది ఒక వేళ కరెంట్ అన్నది మెష్కు సవ్యదిశ లో ప్రవహిస్తే దానర్ధం ఏమిటంటే సంబంధిత డ్యూయల్ కరెంట్ సోర్స్ నోడ్ లోపల ప్రవాహాన్ని కలిగి ఉంటుంది అన్న మాట కాబట్టి సర్క్యూట్ ను ఉపయోగించి అందులోని ప్రతి మూలకానికి కూడా మనం డ్యూయల్ సర్క్యూట్ను గీయగలము ఇప్పుడు క్రమాన్ని మారిస్తే చిత్రంలో చూపిన విధంగా సర్క్యూట్ లభిస్తుంది ఇందులో రెండు సమాంతరంగా గల కెపాసిటెన్స్ మరియు కండక్టెన్స్ మీరు చూడచ్చు అంటే ఇక్కడ v1 v2 మరియు v3 అనగా నోడ్ 1 నోడ్ 2 మరియు నోడ్ 3 లు కలవు కెపాసిటెన్స్ మరియు కండక్టెన్స్ అన్నవి v1 మరియు v2 ల మధ్య సమాంతరంగా అనుసంధానించినట్లు చూడచ్చు ఈ విధంగా సర్క్యూట్ ప్రాతినిధ్యం వహిస్తుంది ఇప్పుడు మళ్ళీ నోడ్ v2 మరియు నోడ్ v3 ల మధ్య ఒక కెపాసిటెన్స్ మరియు ఒక కండక్టెన్స్ కలవు కాబట్టి ఇండక్టెన్స్ మూలకం అన్నది నోడ్ 2 మరియు రిఫరెన్స్ నోడ్ ల మధ్య అనుసంధానించబడి ఉంది అలాగే కండక్టెన్స్ మూలకం కూడా కలదు అలాగే నోడ్ v1 మరియు నోడ్ v3 ల మధ్య మరొక ఇండక్టర్ కలదు దీనిని మనం నోడ్ 1 మరియు నోడ్ 3 ల మధ్య అనుసంధానించాము చివరగా నోడ్ 3 మరియు రిఫరెన్స్ నోడ్ ల మధ్య ఒక కండక్టెన్స్ అలాగే నోడ్ 1 రిఫరెన్స్ నోడ్ ల మధ్య అనుసంధానించబడిన కరెంటు సోర్స్ కలవు కాబట్టి ప్రాథమికంగా ఈ డ్యూయల్ సర్క్యూట్ నుండి మీరు గుర్తించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే సిరీస్ లో ఉన్న చాలా సర్క్యూట్ మూలకాలు ఇప్పుడు సమాంతరంగా మార్చబడ్డాయి అన్న మాట vlcsnap 2019 08 31 18h54m01s216 కాబట్టి వివిధ డ్యూయల్ పారామితులు ఏమిటంటే రెసిస్టెన్స్ కండక్టెన్స్ గా మార్చబడుతుంది ఇండక్టెన్స్ L అన్నది కెపాసిటెన్స్ గా మార్చబడుతుంది వోల్టేజ్ V అన్నది కరెంటు I గా మార్చబడుతుంది వోల్టేజ్ సోర్స్ అన్నది డ్యూయల్ సర్క్యూట్ లో కరెంటు సోర్స్ గా మార్చబడుతుంది నోడ్ ప్రాతినిథ్యం అన్నది డ్యూయల్ సర్క్యూట్లో మెష్ ప్రాతినిథ్యం అవుతుంది సిరీస్ ప్రాతినిథ్యం సమాంతర ప్రాతినిథ్యం అవుతుంది ఓపెన్ సర్క్యూట్ షార్ట్ సర్క్యూట్ అవుతుంది KVL అన్నది డ్యూయల్ సర్క్యూట్ విషయంలో KCL అవుతుంది కాబట్టి మనం ముందుగా KVL ను ఉపయోగించి మెష్ సమీకరణాలతో ప్రారంభించాము ఆపై KCL ను ఉపయోగించి నోడల్ సమీకరణాలతో డ్యూయల్ సర్క్యూట్ ని సృష్టించాము ఇప్పుడు డ్యూయల్ సర్క్యూట్ల గురించిన చర్చను ఈ సెషన్ తో ముగిద్దాము కాబట్టి ఈ ఉపన్యాసంలో డ్యూయల్ సర్క్యూట్ అనగా ఏమిటి డ్యూయలిటీ అనగా ఏమిటి అన్న విషయాలు తెలుసుకున్నాము తదుపరి ఉపన్యాసంలో మనం థెవెనిన సిద్ధాంతం నార్టన్ సిద్ధాంతం మొదలైన వివిధ నెట్వర్క్ సిద్ధాంతాలతో ప్రారంభిద్దాము ధన్యవాదములు